ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లో 13వ మాడ్యుల్ కు స్వాగతం మనమింతవరకు కాంప్లెక్స్ సిస్టంలను వివిధ విశ్లేషణాత్మక కోణాల్లో చూశాము వాటి గుణాలను వాటి మధ్య ఉండే వివిధ సామ్యతలను వాటికి సంబంధించిన వివిధ అంశాలైన ఆబ్జెక్ట్స్ క్లాసెస్ మరియు వాటి రిలేషన్షిప్స్ ద్వారా విశ్లేషించటానికి అనుసరించదగిన విధానాల గురించి పరిశీలించాం ప్రత్యేకంగా మనం ఆబ్జెక్ట్స్ ను గురించిన వివిధ ప్రధాన స్వల్ప అంశాలను కూడా చూశాము ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ స్వభావాలను వాటి రిలేషన్షిప్స్ ను కూడా లోతుగా పరిశీలించాం ఇక ఇక్కడ నుంచి మనం ఇప్పటికే చర్చించిన విభిన్న సూత్రాలన్నింటిని ఆచరణలో పెట్టే దిశగా ఈ కోర్స్ లో ముందుకెళ్లుతున్నాం ఇక ఈ మాడ్యుల్ తో ప్రారంభమై ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ను రాతపూర్వకంగా కాని నోటితో చెప్పినవి కాని బొమ్మల ద్వారా కాని మనకిచ్చిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా గుర్తించటానికి కావలసిన ప్రధానమైన సాధనాలను మరియు విధానాల గురించి చర్చిద్దాం ఒక వాస్తవ ఉదాహరణగా లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను కాని వేరే ఇతర సిస్టం ను కాని తీసుకొని ఒక ప్రాక్టీషనర్ గా నువ్వు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ విధానంతో ఎలా విశ్లేషిస్తావో చూద్దాం ఆబ్జెక్ట్స్ ను సరిగ్గా గుర్తించి క్లాసిఫికేషన్ చేయటం ఈ మాడ్యుల్ యొక్క ప్రధానోద్దేశం ఇంతకుముందు మన సిద్ధాంతపరమైన చర్చలో పరిశీలించింది ఏమంటే ఒక సిస్టం గురించి తెలుసుకోవాలంటే దానిలోని ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ను గుర్తించడం ముఖ్యాంశం సిస్టం యొక్క భావనలు వాటి చలానాగతులను అర్ధం చేసుకున్నట్లయితే ముందుగా వాటిలోని క్లాసెస్ ను గుర్తించి వాటి మధ్య ఉన్న సామ్యతల ఆధారంగా వర్గీకరించటమనేది ప్రధానాంశం అలా చేయటానికి సాంప్రదాయ విధానాలతో పాటు ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు కూడా ఉన్నాయి మనం వాటి చరిత్రలోకి వెళ్ళకుండా వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో నిశితంగా పరిశీలిద్దాం స్లయిడ్ టైం చూడండి 0254 ఇవి ఈ మాడ్యుల్ లో మనం సంక్షిప్తంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ప్రతి స్క్రీన్ లో ఎడమ ప్రక్కగా ఎప్పుడూ కనపడుతూ ఉంటాయి ముందుగా క్లాసిఫికేషన్ గురించి చిన్నగా చర్చిద్దాం మీకందరికీ తెలిసే ఉంటుంది - క్లాసిఫికేషన్ అనేది మనకు ఏదైనా తెలియని దాన్ని అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ అని ఓకే రకమైన అంశాలు కాని వస్తువులు కాని పనులు కాని చూసినప్పుడు వాటి మధ్య ఉన్న సారూప్యతను తెలుసుకొని వాటన్నిటినీ ఒకే వర్గంగా గుర్తించటమన్నమాట ఈ కింది ఉదాహరణలో మనం రోజూ ఇంట్లోని చెత్తని ఎలా పారవేస్తామో ఒక సారి చూడండి మనం చెత్తని ఇలా కూరగాయల చెత్త ప్లాస్టిక్ చెత్త గ్లాస్ వ్యర్ధాలు జీవ వ్యర్థాలు అని వేరు చేసి వాటికి కేటాయించిన వేరువేరు రంగులతో ఉన్న బుట్టలలో వెయ్యమంటారు మనం రోజూ చేసే ఈ విధమైన పనే క్లాసిఫికేషన్ విధానం మాములుగా మనం ఏ సిస్టం ను అయిన విశ్లేషించవలసివచ్చినప్పుడు ఈ విధానాన్నే పాటిస్తాం కాబట్టి క్లాసిఫికేషన్ అనేది జెనెరలైజేషన్ క్లాసెస్ మధ్య ఉన్న హయరార్కి ను స్పెషలైజేషన్ ను మరియు ఏగ్గ్రెగేషణ్ లను గుర్తించడానికి సహాయ పడుతుంది మాడ్యులరైజేషన్ గురించి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది అంటే ఏవే అంశాలు ఏవే క్లాసెస్ ఏవే ప్రాసెస్ లు సమకూర్చుకోవాలో తెలుపుతుంది కప్లింగ్ మరియు కొహెషన్ పరంగా చూస్తే మనం ఇంతకు ముందు మాడ్యుల్ లో చదివిన రెండు క్వాలిటి మేట్రిక్స్ సూచించిన సేమ్నెస్ కూడా ఈ క్లాసిఫికేషన్ ద్వారానే ప్రధానంగా నిర్ణయించబడుతుంది అలాగే వివిధ ప్రాసెసర్లకు ప్రాసెస్ లను కేటాయించే విషయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి క్లాసిఫికేషన్ అంత తేలికైన సమస్య కాదని గుర్తించండి ఎందుకంటే ఒకే అంశాన్ని బహుళ పరిశీలకులు దానిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు దానిని మూస పద్ధతిలో చేయటానికి ఎటువంటి గణిత పూరిత లేదా అల్గోరిథమిక్ విధానాలేవి లేవు క్లాసిఫికేషన్ అనేది పరిశీలకుడి అనుభవం సంబంధించిన పరిశ్రమ అంతేకాకుండా ఆ వర్గీకరణకు మనం నిర్ణయించే విచక్షనాత్మక పరామితి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది అంత తేలికైన పని కాదు దీనిని బాగా అర్ధం చేసుకోవడానికి గ్రాడి బూచ్ OOAD పుస్తకంలోని రైలు బండ్ల ఉదాహరణను తీసుకొందాం ఈ బొమ్మలో చూస్తే 10 రకాల రైళ్లు కనపడతాయి ఈ రైళ్లన్నింటికి ఒక ఇంజిన్ దానికి కొన్ని పెట్టెలు కలుపుకొని లాగుతున్నట్లు కనపడుతుంది ఇప్పుడు మనం ఈ రైళ్ళని కొన్ని అర్థవంతమైన వర్గాలుగా గుర్తించగలమో లేదో చూద్దాం ఇప్పుడు మన దగ్గర వీటిని వర్గీకరించటానికి ఎటువంటి మార్గదర్శకాలు లేవనుకోండి అయినా సరే ఈ బొమ్మని పరిశీలిస్తే ఎదో ఒక విధంగానైన క్లాసిఫికేషణ్ చేయవచ్చని అనిపిస్తుంది కదా ఉదాహరణకు పెట్టెలకున్న వివిధ ఆకారాలని చూస్తే వాటి మధ్య ఉన్న కొన్ని సారూప్యత లక్షణాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చని తెలుస్తుంది ఇది మనం ఎప్పుడూ చేసే IQ పరీక్షలాగా అనిపిస్తుంది కదా ఉదాహరణకి రైలు చక్రాల రంగులను బట్టి చూస్తే రైళ్ళకి వేరువేరు రంగు చక్రాలున్నట్లుగా చూస్తాం కొన్ని నలుపుగాను కొన్ని తెలుపుగాను ఉన్నాయి కాబట్టి చక్రాల రంగుని బట్టి క్లాసిఫికేషణ్ చేయగలమని తెలుస్తుంది ఇప్పుడు రైళ్ళను నల్ల చక్రాలున్నవిగాను తెల్ల చక్రాలున్నవిగాను నల్లవి తెల్లవి కలసి ఉన్నవిగాను చూస్తాం ఈ రైలును చూస్తే తెల్ల చక్రాలతో ఇది నల్ల చక్రాలతో దీనికైతే రెండు రకాలైన తెలుపు నలుపు చక్రాలున్నట్లుగా కనబడుతుంది కాబట్టి చక్రాల రంగుల ఆధారంగా వర్గీకరించగలము వేరే విధంగా చూస్తే అది మంచి పద్ధతి కాదు - నాకు రైళ్ళ పొడవు తెలుసుకుంటే దానిని బట్టి వర్గీకరించాలని కూడా అనిపించవచ్చు ఆ విధంగా చూసినప్పుడు అవన్నీ మూడు వర్గాలుగా విభజింప పడతాయి - రెండు పెట్టెల రైలుగా మూడు పెట్టెల రైలుగా ఇది నాలుగు పెట్టెల రైలుగా ఆ విధంగా అన్నమాట ఆ విధంగా మూడు వర్గాలుగా విభజన చేయగలిగితే వాటిని మూడు క్లాసెస్ గా గుర్తించవచ్చు అది క్లాసిఫికేషణ్ కు తోడ్పడే ఒక పేటరన్ అనుకొంటే ఇంకా ఈ బొమ్మని నిశితంగా పరిశీలిస్తే దాదాపుగా 93 వేరు వేరు పేటరన్ లను గుర్తించగలం అదే ప్రాక్టిషనర్ గా మన నిత్య జీవితంలో ఎదురైయ్యే పెద్ద సవాలు ఏది సరైనదో ఏది తప్పుడుదో ఖచ్చితంగా చెప్పలేం అంటే ఈ రకంగా ఉన్న అనిశ్చత అస్పష్టతలతో మనం క్లాసిఫికేషణ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా వివిధ మార్గాల్లో క్లాసెస్ ను గుర్తించటానికి జరిగిన ప్రయత్నాల్లో క్లస్టరింగ్ మరియ ఇడెన్టిఫికేషన్ అనేవి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఓకే పరిశ్రమ పరిధిలో ఉన్న వివిధ భావనలను పరిగణలోకి తీసుకొని వర్గీకరణం చేయటం గ్రూపులుగా విభజించే పద్ధతినే క్లస్టరింగ్ అంటారు అలా చేసిన ప్రతి గ్రూపుని ఒక క్లస్టర్ అని పిలుస్తాం ఒక సారి క్లస్టర్లలను ఏర్పరిచిన తరువాత వాటి గుణగణాలు ఏమిటో గుర్తిస్తాం ఈ రెండూ క్లస్టరింగ్ లో ప్రాధమిక పద్ధతులు క్లస్టర్ యొక్క గుణాలే దాని ప్రధాన ఆబ్స్ట్రాక్షన్ మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ ప్రధాన ఆబ్స్ట్రాక్షన్సే క్లాసెస్ గా పరిగణించబడతాయి క్లస్టరింగ్ చెయ్యాలంటే ప్రధానమైన మూడు విధానాలను ఈ తరువాతి స్లయిడ్ లలో చూద్దాం ముందుగా స్ట్రక్చరల్ క్లస్టరింగ్ తో మొదలుపెడదాం మనమింతకు ముందు అనుకున్నట్లుగానే ఈ విధానంలో ఆబ్జెక్ట్ లన్నింటికి ఒక ప్రత్యేకమైన గుణం ఉందా లేదా అనే దానిని బట్టి డిస్స్జాయింట్ సెట్స్ గా విభజింప పడతాయి ఇప్పుడు మనం చక్రాల రంగులను బట్టి చూస్తే మూడు గ్రూపులుగా ఉన్న ఒక స్ట్రక్చరల్ క్లస్టర్ కనపడుతుంది అలాగే ప్రతి రైలుకున్న పెట్టెల సంఖ్యను బట్టి చూస్తే మరల మూడు గ్రూపులుగా గుర్తించవచ్చు ఆ విధంగా ప్రతి గుణం ఆధారంగా వేరేవేరే గ్రూపులుగా చూడవచ్చు ఇక్కడ మనం వేరువేరు గుణాలైన చక్రాల రంగు కాని పెట్టెల సంఖ్య కాని ఉపయోగించి మన ఆబ్జెక్ట్స్ అన్నింటినీ వివిధ క్లస్టర్ గ్రూపులు గా విభజించుతున్నాం ఈ విధంగా కొన్ని నిర్దిష్ట గుణాల పరంగా గ్రూపులు చేయటాన్నే స్ట్రక్చరల్ క్లస్టరింగ్ అంటారు చాలా పరిస్థుతుల్లో స్ట్రక్చరల్ క్లస్టరింగ్ చేయటం సులువనిపిస్తుంది ఎందుకంటే మనం గుర్తించిన ప్రతి గుణం దానికి అవకాశమున్న అన్ని విలువల పరంగా వేరువేరు క్లస్టర్లుగా కనబడవచ్చు వాస్తవికంగా చాలా సందర్భాల్లో ఆబ్జెక్టుల పని స్వభావాన్ని కాని పరస్పర ప్రతిస్పందన గురించి కాని కేవలం ఒకటి లేదా రెండు స్ట్రక్చరల్ పెరామీటర్లు తోనే పూర్తిగా వర్ణించలేము అందుకు భావనాత్మక లక్షణాలను పరిశీలిద్దాం ఇప్పుడు ఈ బొమ్మను చూస్తే ఇందులో పెట్టెలన్నింటికి రక రకాలైన గుర్తులున్నాయి దీనికి వృత్తం గుర్తు దీనికి చతుర్భుజం గుర్తు దీనికి త్రికోణం గుర్తు అలాగా ఆ గుర్తులన్నీ అ పెట్టెల్లో సరఫరా అయ్యే సరుకును సూచిస్తుందనుకొందాం ఉహాత్మకంగా ఇలా అనుకొందాం వృత్తాలేమో విషపూరిత రసాయనాల్ని చతుర్భుజాలేమో కలప దుంగలని మిగతా ఆకారాలన్నీ ప్రయాణికుల్ని సూచిస్తుందనుకొందాం ఇప్పుడు మన క్లాసిఫికేషన్ కి ఇవే ఆధారలనుకొని ఈ భావనల పరంగా వర్గీకరిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఉదాహరణగా అవి విషపూరిత సరుకులను తీసుకెళ్ళుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి కూడా రైళ్ళను వర్గీకరించగలం అలాగే అవి తీసుకెళ్ళేవి ప్రయాణికులనా లేదా సరకులనా అనే దానిని బట్టి కూడా పాసింజర్ రైళ్లు గూడ్స్ రైళ్లుగా వర్గీకరించగలం మళ్ళీ మనం దీని ఆధారంగా అది విషపూరిత వస్తువులను తీసుకువెళ్ళే ప్రయాణీకుల రైలు లేదా విషపూరిత వస్తువులను చేరవేసే సరకుల రైలు అని మనం ఉప వర్గీకరించవచ్చు మనం కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఈ బొమ్మలో ఇంత క్రితం మనం చేసిన స్ట్రక్చరల్ క్లస్టరింగ్ మొదటి ప్రయత్నం మాత్రమే అనిపిస్తుంది ఎందుకంటే అది మన కంటికి వెంటనే కనపడింది కాబట్టి కానీ ఇక్కడ దానితో పాటు ఆ డొమైన్ లో ఉన్న మరింత అదనపు సమాచారం మనకు దొరికింది వృత్తాలేమో విషపూరిత వస్తువులని చతురశ్రాలేమో కలపదుంగలని మిగతా ఆకారాలు ప్రయాణికులని ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నదేమంటే అలా అదనపు సమాచారాన్ని వాడుకొని ఆ ఆబ్జెక్ట్లను కాన్సెప్త్యువల్ ఫ్రేంవర్క్ తో చూడగలిగితే మరింత మంచి క్లాసిఫికేషణ్ చేయగలం ఇలా అమలు చేయబడిన ఈ ప్రక్రియనే కాన్సెప్త్యువల్ క్లస్టరింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు ఇది స్ట్రక్చరల్ క్లస్టరింగ్ ప్రాసెస్ తో కలిసి పనిచేస్తుంది ఇక కొన్ని సమయాల్లో అబస్త్రాక్షన్లకు నిర్దిష్టమైన కాన్సెప్ట్ కాని సరైన పరిధులు లేనప్పుడు అనుసరించే మూడవ పద్ధతి ఈ ప్రొటోటైప్ విధానం మునుపటి రెండు విధానాల్లో మనం చూసిందేమిటంటే వాటిలో నిర్దిష్టమైన పరిమితిలో ఉన్న లక్షణాలను చూసాం అవి చక్రాల రంగు పెట్టెల సంఖ్య లాంటివయినా లేదా కాన్సెప్ట్ లయిన విషపూరితం ప్రయాణికుల రైలు సరకుల రైలు కాని కాని కొన్ని డొమైన్లలో చాలా సందర్భాలలో ఇటువంటి అబస్త్రాక్షన్స్ మనకు కనపడక పోవచ్చు ఉదాహరణకు మనం ఆటల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం గమనించవలసిన విషయమేమిటంటే వాటి మధ్య ఏవిధమైన సారూప్యతలుగల లక్షణాలు కనపడవు ఈ ఆట చైనీస్ చెక్కర్స్ అని చెస్ అని సాకర్ అని కుస్తీ పోటీలని మాట్లాడుకున్నప్పుడు మనమంతా దానిని ఒక ప్రత్యేకమైన ఆటగానే గుర్తించగలం కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ అనిపించిందేమిటంటే ఆటల పరంగా వాటిలో ఉన్న వైవిధ్యాల పరంగా కాని నిర్దిష్ఠ పరిమితులున్న లక్షణాలను ముడిపెట్టి వర్గీకరించటం అంత తేలిక కాదని అందుకు ఇక్కడ మనం అనుసరించేది ఒక తేలికైన విధానం అని తెలుసుకోవాలి ముందుగా ఒకే నమూనా కలిగిన వస్తు సమూహాలని గుర్తించటం అది ఒక ప్రొటోటైప్ అనుకుంటే ఆ వస్తు సమూహాన్ని గుర్తించటానికి ఈ ప్రొటోటైప్ ను వాడతాం ఆ విధంగా వేరు ప్రోటోటైపుల ఆధారంగా సాధ్యపడే క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ గుర్తిస్తాం ఇప్పుడు ఇక ఆటను తీసుకొంటే ముందుగా అది ఏ ప్రొటోటైప్ ను పోలి ఉందో తెలుసుకోవాలి చెస్ సాకర్ కుస్తీ పోటీ ఈత ఈ ఆటలన్నింటిని సూచించే వేరువేరు క్లాసెస్ ఉన్నాయనుకుందాం ఇప్పుడు మనం చైనీస్ చెక్కర్స్ ఆటనే తీసుకొంటే ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ ఆట ఏ ప్రొటోటైప్ కు దగ్గర పోలిక ఉందో విశ్లేషించటానికి ప్రయత్నిస్తాం అప్పుడు అది చెస్ ను పోలి ఉన్నట్లు నిర్ణయానికొస్తే చైనీస్ చెక్కర్స్ ను చెస్ ను ఒకే క్లాస్ గా పరిగణిస్తాం అలా చేస్తున్నప్పుడు వాటి మధ్య సమరూపతను తెలియజేసే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాం ఉదాహరణకు అవి రెండూ బోర్డు గేములని గుర్తించి ఆ దిశగా వర్గీకరించటమనమాట అలా కాకుండా కబాడీ అనే ఆటను తీసుకొంటే దీనికి చెస్ కు పోలికలు కనపడవు అలాగే ఈతకి కబాడికి మధ్య కూడా సమరూపత ఏమీ కనపడదు బహుశ కుస్తీ పోటీతో చాలా పోలికలు గుర్తించవచ్చు అప్పుడు మనం కబాడి ఆటను కుస్తీ పోటీని ఒకే క్లస్టర్ గా వర్గీకరించుతాం ఇలా ప్రొటోటైప్ ఆధారంగా చేసే ప్రక్రియను ప్రొటోటైప్ సిద్ధాంతం అంటారు ఆబస్త్రాక్షన్స్ గుర్తించటం ద్వార జరిగే ఈ వర్గీకరణ విధానాన్ని ఎక్కువగా ఎప్పుడు వాడుతారంటే స్ట్రక్చరల్ మరియు కాంసేప్త్యువల్ క్లస్టరింగ్ విధానాల ద్వార ఆశించిన ఫలితాలు రానప్పుడు ఈ క్లస్టరింగ్ ప్రక్రియలో మనం అనేక రకాలైన క్లస్టర్లను గుర్తించగలుగుతాం అయితే అవన్నీ సరైనవి కాకపోవచ్చు మనం వెర్వేరుగా గుర్తించదగిన అంశాలున్న ప్రతిదాన్ని క్లస్టర్ గా గుర్తించుకుంటూ పోయి వాటికి వేరువేరు క్లాసులను వాటికి పరిమితమైన రిలేషన్షిప్ లనూ ఆపాదిస్తూ పోతే చివరికి అది అసంబద్ధమైన పొందికలేని సిస్టంగా తయారవగలదు కాబట్టి అలా గుర్తించిన అనేక క్లస్టర్ఆబస్ట్రాక్షన్స్ clusterabstraction లోనుంచి కొన్ని కీలకమైన వాటిని వేరుచేయటమనేది ముఖ్యాంశం అది చాలావరకు వ్యక్తిగత విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఆ కీ ఆబస్ట్రాక్షన్స్ అన్నీ ఆ పరిశ్రమకు సంబంధించిన పదజాలాన్ని అనుసరించి ఆ డొమైన్ పరిధిలోనే పొందుపరచబడి ఉంటాయి ఇది OOAD అనుసరించే ప్రధాన విధానం అదే కాకుండా కీ ఆబస్ట్రాక్షన్స్ తో పాటు సిస్టంలో ఉన్న అంశాలను గుర్తించటమనేది చాలావరకు ఆ డొమైన్ పరిధిని అనుసరించే ఉంటుంది కాబట్టి ఇది అంత సులభమైన ప్రక్రియ కాదు సిస్టం యొక్క సాధారణ గుణాలు మనం గుర్తించిన ఆబస్ట్రాక్షన్స్ అంటే క్లాసిఫికేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఏ ఆబస్ట్రాక్షన్స్ క్లిష్టమైన కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర కలిగి ఉంటాయో ఏవి ఆ సిస్టం పరిధికి లోబడి ఉంటాయో వాటి మీద మన దృష్టి కేంద్రీకరిస్తే కీ ఆబస్ట్రాక్షన్స్ ను గుర్తించటం చాలా సులభమవుతుంది ఇప్పుడు మనం గమనించవలసిన విషయమేమిటంటే ఈ గుర్తింపు రెండు విధానాలుగా జరుగుతుంది మొదటి దాన్ని డిస్కవరీ అనీ రెండవ దాన్ని ఇన్వెన్షన్ అని పిలుస్తాం ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను గమనిద్దాం దీనికి ముందుగా OOAD లో ఉన్న రెండు ప్రధాన పాత్రలైన యూసర్ - అంటే సిస్టం ను ఉపయోగించు వాడు మరియు డెవలపర్ - అంటే సిస్టం ను తయారు చేయు వాడి గురించి తెలుసుకోవాలి యూసర్ కి సిస్టం గురుంచి ఒక రకమైన అవగాహన ఉంటుంది మనం యూసర్ ని నీ సిస్టం లో ఉన్న కీ ఆబస్ట్రాక్షన్స్ ఏమిటని అడిగితే అతను తప్పకుండా తన డొమైన్ పదజాలంతోనే మాట్లాడతాడు యూసర్ కనుక ఒక ATM మెషిన్ ను వాడుతుంటే అప్పుడు అతను బ్యాంకు ఖాతాల గురించి కాని ATM మెషిన్ ల గురించి కాని బ్యాంకులో డబ్బు తీసుకునే బ్యాంకు కౌంటర్ ల గురించి మాత్రమే మాట్లాడగలడు కాబట్టి అలాంటి యూసర్ కి అకౌంట్ డిపాజిట్ విత్ డ్రాయల్ ఈ పదాలే తన పదజాలంలో ఉంటాయి కాబట్టి అవే సిస్టం యొక్క కీ ఆబస్ట్రాక్షన్స్ అవుతాయి సిస్టం ను విశ్లేషించి ఆ కీ ఆబస్ట్రాక్షన్స్ ను కనిపెట్టే విధానమే డిస్కవరీ ఇక సిస్టం ను ఆచరణలో పెట్టే డెవలపర్ వైపు కొస్తే అతను ఈ కీ ఆబస్ట్రాక్షన్స్ కు అదనంగా వేరే ఆబస్ట్రాక్షన్స్ అయిన డేటాబేస్ స్క్రీన్ మేనేజర్ లిస్టు క్యు వంటి వాటితో పని చేస్తుంటాడు ఎందుకంటే సిస్టంను ఆచరణలో పెట్టటం అనేది డెవలపర్ కు సంబంధించిన వ్యవహారం అది వేరే పదజాలంతో ఉంటుంది కాబట్టి దాని కీ ఆబస్ట్రాక్షన్స్ ను గుర్తించే ప్రక్రియే ఇన్వెన్షన్ ఇలా ఈ కీ ఆబస్ట్రాక్షన్స్ ను డెవలపర్ వాడే కీ ఆబస్ట్రాక్షన్స్ తో సమన్వయం చేయటమనేది ప్రధానంగా సమస్యలను ఆచరణాత్మక కోణంలో ప్రస్తావించటమన్నమాట కాబట్టి ఈ ప్రక్రియ ఆ పరిశ్రమ డొమైన్ ను అనుసరించి ఉండటమే కాకుండా ఇది చాలా క్లిష్టమైనది కూడా దీన్ని మనం ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది మనం ఈ మాడ్యుల్ మొదటిలో అనుకున్నట్లుగా సిద్ధాంత పరంగానే కాకుండా ఈ విధానాలను ఉపయోగించే పద్ధతులను ఆచరణ ద్వారా నేర్చుకోవడం ముఖ్యం ముందు మాడ్యుల్ లో ఒక ఉదాహరణతో మనం దీన్ని చర్చిద్దాం ఇంతవరకు మనం నేర్చుకున్నదేమిటో పునశ్చరణ చేసుకుంటే ఆబ్జెక్ట్స్ ను క్లాసెస్ ను గుర్తించాల్సి వచ్చినప్పుడు మొదటగా చెయ్యవలసిన పని వాటి డొమైన్ కు సంబంధించిన లక్షణాలను పదజాలాన్ని నేర్చుకోవడం తరువాత వాటి లక్షణాలకు అనుగుణంగా క్లస్టరింగ్ చేయటం ఇందుకు స్ట్రక్చరల్ క్లస్టరింగ్ ను అనుసరిస్తూ సిస్టం లో ఉన్న క్లాస్ స్ట్రక్చర్స్ ప్రవర్తనలను గుర్తిస్తున్నాము ఈ విధానం ద్వార కొన్ని కాన్సెప్ట్ ఆబస్త్రాక్షన్స్ ను గుర్తించగలమేమో కాని సమస్యను పూర్తిగా పరిష్కరించలేము అది అన్ని పరిస్థితుల్లో పని చేయదు అది మనకు సంతృప్తికరమైన క్లాస్ స్ట్రక్చర్స్ ను గుర్తించక పోవచ్చు అటువంటప్పుడు ఆబ్జెక్ట్ లను ప్రధానంగా ఆ డొమైన్ పదజాలం లోని లక్షణాలు కాక కాన్సెప్ట్ ల ద్వారా క్లస్టరింగ్ చేస్తాం ఆ విధంగా పరస్పరంగా సహకరించుకునే ఆబ్జెక్ట్ ల ప్రవర్తన కూడా తెలుసుకోగలుగుతాం ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి మనకు కనపడినవి అవి లక్షణాల మాదిరిగా తేలికగా ప్రతి ఒక ఆబ్జెక్ట్ లేదా క్లాసు కు ప్రత్యెకంగా గుర్తించగలిగినవైతే అవి కేవలం లక్షణాలవుతాయి కాని వాటిని కాన్సెప్ట్ లని అనలేము కాన్సెప్ట్స్ అనేవి వివిధ ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న సారూప్యతలకు వాటి పరస్పర సంబంధాలతో ముడిపడి ఉంటాయి వీటిని కాన్సేప్త్యువల్ క్లస్టరింగ్ ద్వార డిస్కవర్ చేయటమనేది మన రెండో పని ఈ రెండు విధానాల ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్స్ ను గుర్తించటం పూర్తిగా సాధ్యపడకపోతే అసోసియేషన్ ద్వార వర్గీకరణ చేయటానికి ప్రయత్నించాలి అంటే ప్రొటోటైప్ పద్ధతిని అనుసరించటమనమాట ఈ పద్దతిలో చైనీస్ చెక్కర్స్ ఆటను తీసుకుంటే అది చెస్ సాకర్ కుస్తీ పోటీ లేదా ఈత వీటిలో దేనికి బాగా దగ్గర సారూప్యత కలిగి ఉందో చూసి ఆ ప్రొటోటైప్ యొక్క క్లాసు గా గుర్తిస్తాం ఈ మూడు విధానాల ద్వార మనం ఆబ్జెక్ట్ క్లాసిఫికేషన్ ను పూర్తిచేయగలమని ఆశిద్దాం ఈ విధంగా మనం అన్ని ఆబ్జెక్ట్స్ ను వర్గీకరణ చేయగలిగితే తరవాత వాటి ప్రధాన ఆబ్స్త్రాక్షన్స్ ను గుర్తించటానికి వాటి ప్రాబ్లం డొమైన్ ను బాగా అర్ధం చేసుకోవాలి దానికి ఆ డొమైన్ పదజాలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధించిన క్లాసులను గుర్తించటం వాటిని అనుసరించియున్న ముఖ్యమైన కీ ఆబ్స్త్రాక్షన్స్ ను గుర్తించటం తరవాత వాటి మధ్య ఉన్న వివిధ సంబంధాలన్నింటిని తెలుసుకోటం ఈ ప్రాధమిక పద్దతితోనే మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ విధానాన్ని మొదలుపెడతాం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ OOAD విధానమంతా ఒక ఇటరేటివ్ ప్రాసెస్ - అంటే పలు మార్లు చేయటం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ఇది ఎట్లా సాగుతుందంటే ఎదో ఒక చోట మొదలుపెట్టి కొన్ని విధానాలను ఉపయోగించాలి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి దానిని అనుసరించి ఒక డిజైన్ చేసి దాని నాణ్యతను మదింపు చేయాలి తరవాత దానిని మెరుగుపరచాలికొత్త విషయాలతో నాణ్యతను మరింత వృద్ధి చేయి దానికి అవసరమైతే మరల కస్టమర్ ను సంప్రదించు డొమైన్ డాక్యుమెంటేషన్ ద్వార మరింత సమాచారాన్ని సేకరించు అవసరమైతే ఆ డొమైన్ లో ఉన్న నిపుణుడిని సంప్రదించు అలా డిజైన్ ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ పోతుండాలి ఈ ప్రక్రియలో మరల తిరిగి స్ట్రక్చరల్ కాన్సెప్ట్ట్ట్యువల్ క్లస్టరింగ్ లను చేసి కొత్త కీ ఆబ్స్త్రాక్షన్స్ ను గుర్తించటం లేదా ఉన్నవాటిని మెరుగుపరచటం చేసి మరల డిజైన్ నాణ్యతను అంచనా వేయాలి ఈ విధమైన రిపేటిటివ్ ప్రాసెస్ డిజైన్ లో కీలకమైన ప్రక్రియ స్లయిడ్ టైం చూడండి 2756 ఇంతవరకు ఈ మాడ్యుల్ ద్వార క్లాస్ లను ఆబ్జెక్ట్ లను గుర్తించటం ఎలాగో తెలుసుకొనటానికి ప్రయత్నించాం దానికి ఒకే ఖచ్చితమైన విధానం ఉంటుందని చెప్పలేం చాలా సందర్భాలలో తరగతులను గుర్తించడానికి మరియు నిర్వహించడానికి ఖచ్చితంగా సరైన మార్గమంటూ ఉండదు చాలా సందర్భాలలో ఉన్న డిజైన్ల మధ్య ఒకటి కొన్ని అంశాలలో మంచిది ఇంకొకటి వేరే అంశాలలో మంచిదిగా ఉండవచ్చు అసలు స్పష్టమైన విజేత అంటూ ఉండకపోవచ్చు కానీ తప్పకుండా ఈ ప్రక్రియలో ఉన్న వివిధ అంశాలు రూపాలు ప్రమాణాలతో ఇది మిగతా వాటికంటే సరియైన డిజైన్ design అని చెప్పగలం ఇక మన ముందు మాడ్యుల్ లోకి వెళ్ళేముందు లీవ్ మేనేజ్మెంట్ సిస్టం ను ప్రాక్టీసు ప్రాబ్లం గా తీసుకొని మనం నేర్చుకున్న టూల్స్ ని ఉపయోగిస్తూ ప్రాక్టికల్ గా ఈ క్లస్టరింగ్ ఎలా చేయగలమో కీ ఆబ్స్త్రాక్షన్స్ రిలేషన్షిప్స్ అసోసియేషన్స్ ను ఎలా గుర్తించటమో చూద్దాం ఆ విధంగా నెమ్మదిగా డిజైన్ చేయటం మొదలుపెడదాం